డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యొక్క మాడ్యూల్ 25 కు స్వాగతం మనము నిల్వ మరియు ఫైల్ నిర్మాణం గురించి చర్చిస్తున్నాము చివరి మాడ్యూల్లో మనము వేర్వేరు నిల్వ ఎంపికల గురించి మాట్లాడాము మరియు దీనిలో డేటాబేస్ ఫైళ్లు దానిని అది నిర్వహించుకునేటప్పుడు సమస్యల గురించి మాట్లాడుతాము కాబట్టి ఫైల్ ఆర్గనైజషన్ల సమాహారం కాబట్టి ఇది ఫైళ్ళ అంటే ఏమిటి ఇది ఫైళ్ళ క్రమం కాబట్టి ఇది ఉన్న సోపానక్రమం మరియు మనము ఈ డేటాను ఎలా ఉంచుతాము అనేది రూపకల్పన చేసేటప్పుడు గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఒక ప్రారంభ విధానం ఏమిటంటే అన్ని రికార్డులు స్థిర పరిమాణంలో ఉన్నాయని ఇది జీవితాన్ని సులభతరం చేస్తుంది మరియు ప్రతి ఫైల్లు ఉంటాయి మళ్ళీ సరళమైన ఊహతో చూస్తే మరియు వేర్వేరు ఫైళ్లు వేర్వేరు రిలేషన్ ల కోసం ఉపయోగించబడతాయి కావున ఇది అమలు చేయడానికి సులభమైనది కాబట్టి మనము దానితో ప్రారంభిస్తామువీటిని మనం స్థిర పరిమాణ రికార్డులుగా నిల్వ చేసాము మనము వాటిని ఒకదాని తరువాత ఒకటి నిల్వ చేస్తాము మరియు స్థిర పరిమాణం ఆధారంగా ఏదైనా రికార్డ్ యొక్క ప్రారంభ చిరునామా ఏమిటో మనం సులభంగా తెలుసుకోవచ్చు మరియు తదనుగుణంగా దాన్ని యాక్సెస్ చేయవచ్చు ఇప్పుడు ఒక రికార్డ్ను వాడండి దానిని ఉచిత జాబితాకు ఇవ్వండి కాబట్టి ఇవి మూడు ప్రధాన వ్యూహాలు ఇక్కడ మొదటిదాన్ని చూపిస్తాము రికార్డ్ పరంగా చూస్తాము మూడవ ఎంపిక ఉచిత జాబితాను ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే ఇది బాగుంటుంది మీరు ఇక్కడ కూడా ఉనికిలో ఉన్న క్రమాన్ని మీరు తీసివేయరు మరియు ఖరీదైన రికార్డులను ఎవరూ నిజంగా తరలించాల్సిన అవసరం లేదు కానీ మీరు ఒక పాయింటర్తో ప్రారంభించండి మరియు ఖాళీ రికార్డులను సూచిస్తూ ఉండండి మీరు దాన్ని తొలగించిన తర్వాత తదుపరి తొలగించిన రికార్డును సూచించడానికి ఆ స్థలాన్ని ఉపయోగిస్తారు కాబట్టి మీకు తెలిసినప్పుడల్లా రికార్డును తొలగించండి మీరు చేయాల్సిందల్లా ఈ పాయింటర్ను సర్దుబాటు చేయడం కాబట్టి ఇది చాలా వేగంగా మరియు సమర్థవంతంగా లింక్ చేయటానికి మార్గం కాబట్టి దానిపై అంత స్థలం లేదు మరియు ఫిక్స్డ్ లెంగ్త్ రికార్డుకు పోటీగా మీరు ఇప్పుడు చేయగలిగేది వేగవంతమైనది రికార్డ్ సంఖ్య ఏమిటి కాబట్టి మనము 215 అని చెప్పినప్పుడు ఈ ఫీల్డ్ వాస్తవానికి స్థానం 21 నుండి ప్రారంభమవుతుంది మరియు మనకు 5 స్థానాలు 5 బైట్లు ఉంటాయి తరువాత ఒకటి 26 10 కావున ఇది 26 కి ప్రారంభమవుతుంది మరియు 10 కి వెళ్తుంది కాబట్టి ఏమి జరుగుతుంది మీరు డేటా యొక్క ఈ భాగాన్ని పరిశీలిస్తే ఈ భాగం వాస్తవానికి అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం పరిష్కార పొడవు 1 ఎందుకంటే ఇక్కడ మీరు వేరియబుల్ లెంగ్త్ డేటాను ఉపయోగించడం ద్వారా ఈ స్థిర పొడవులో కొంత భాగాన్ని చేయవచ్చు ఇది ఇక్కడ వివరించబడింది కాబట్టి వేరియబుల్ లెంగ్త్ రికార్డుల నిర్మాణం ఏమిటంటే అది కొంచెం సర్దుబాటు చేసి చివరిలో ఇక్కడ రికార్డులను ఉంచుతుంది మరియు దీనికి ఒక హెడర్ను కలిగి ఉండటానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది ఇప్పుడు ఫైల్లోని రికార్డుల నిర్మాణం ఏమిటో చూద్దాం కాబట్టి వేర్వేరు నిర్మాణాలు ప్రయత్నించబడ్డాయి వాటిలో హీప్ పరంగా రికార్డులను వరుస క్రమంలో నిల్వ చేద్దాం శోధన కీ విలువ ఆధారంగా మీరు వాటిని వరుస ఆర్డర్లలో ఉంచండి కాబట్టి ఆ విధంగా రికార్డులను శోధించడం సులభం అవుతుందని దీని అర్థం అది పరిణామాలను కలిగి ఉంది లేదా మీరు హాష్ కూడా ఉండవచ్చు

కాబట్టి ఈ ఎంపికలను త్వరగా పరిశీలిద్దాం ఇవి సీక్వెన్షియల్ ఫైల్ నిర్మాణాలు ఈ విషయాలు ఇక్కడ వరుసగా ఉంచబడతాయి ఎందుకంటే మీరు ఇక్కడ పర్యవసానంగా చూడవచ్చు మరియు ఇది వాటి యొక్క లింక్ కీ కాబట్టి ఇది తొలగింపు యొక్క సమస్యలు మరియు మీరు తొలగిస్తే మీరు పాయింటర్ చైన్లో ఉంచవచ్చు ఉదాహరణకు ఇక్కడ మనము రెండు రిలేషన్స్ డిపార్ట్మెంట్ నేమ్ విభాగాలు వాటిని సహజంగా ఇక్కడ కలిసి ఉండే విధంగా ఇక్కడ మనము ఉంచుతాము ఉదాహరణకు ఇక్కడ మనకు ఒకటి ఉంది ఇది మరియు డిపార్ట్మెంట్ రిలేషన్ ఇప్పుడు ఇన్స్ట్రక్టర్ డిపార్ట్మెంట్ తో కూడిన ప్రశ్నలకు ఇది నిజంగా మంచిది ఎందుకంటే డిపార్ట్మెంట్ యొక్క విలువ ఆధారంగా మీరు కలిసి ఇన్స్ట్రక్టర్ కలిపి కలిగి ఉన్నారు మరియు వాటిని చాలా త్వరగా కలిసి తీసుకోవచ్చు మరియు డిపార్ట్మెంట్ తో ఒకే ప్రశ్నలకు ఇది మంచిది మరియు ఇది ఇన్స్ట్రక్టర్ లు ఎందుకంటే మీరు చూడగలిగినట్లుగా మీరు తెలుసుకోవాలనుకుంటే కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లో ఇన్స్ట్రక్టర్ లు ఎవరు అప్పుడు సమాధానం ఇవ్వడం చాలా సులభం ఎందుకంటే మీరు కంప్యూటర్ సైన్స్ కోసం వెతకాలి ఆపై ఇన్స్ట్రక్టర్ ల జాబితా వరుసగా బ్లాక్లో ఉంటుందని మీకు తెలుసు కాబట్టి మీరు దానిని తేలికగా పొందవచ్చు కాని ఖచ్చితంగా ఇది నిజం కాదు మీరు డిపార్ట్మెంట్ న్ని మాత్రమే కలిగి ఉన్న ప్రశ్నలను కలిగి ఉండాలనుకుంటే ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ సమాచారం ఇప్పుడు చాలా తక్కువగా పంపిణీ చేయబడింది మీ ప్రశ్నకు డిపార్ట్మెంట్ ఆధారిత సమాచారం కూడబెట్టుకోవలసి ఉంటే ఇది మంచి ఎంపిక కాకపోవచ్చు అప్పుడు మీరు డిపార్ట్మెంట్ సమాచారాన్ని లింక్ చేయడానికి సహాయక పాయింటర్ చైన్ ను కలిగి ఉంటారు కాబట్టి ఇది మీకు ఒక రకమైన డిజైన్ ఇప్పుడు ఆలోచించండి కాబట్టి మొత్తం మనకు ఉంది ఒకే ఫైళ్లు లేదా మల్టీ టేబుల్ రిలేషన్ మొత్తాన్ని చూస్తే కాబట్టి డేటా బేస్ అంటే ఏమిటి మొత్తం డేటాబేస్ ఏమిటో మీకు తెలుసు కాబట్టి డేటాబేస్ సొంత మెటాడేటా అని పిలుస్తారు కాబట్టి దీనికి ఇలాంటి సమాచారం ఉంది కాబట్టి మీరు వాటిని మళ్ళీ ఉంచండి మీకు అవసరమైన ఈ మెటాడేటాపై మీ ఎంపికల పరంగా సమాచారం మీరు కూడా కలిగి ఉండాలి కాబట్టి ఇక్కడ ఒక నమూనా ఉంది మీరు పరిశీలిస్తే మీరు మళ్ళీ అనేక స్కీమా గురించి మాట్లాడుకున్నాము కాబట్టి లైబ్రరీ రకాన్ని బట్టి మనము ఇంకా ఇండెక్స్ గురించి చర్చించలేదు కానీ మనకు మెటాడేటా లక్షణము కలిగి ఉన్న వీక్షణ సమాచారాన్నిఆ ఇండెక్స్ సమాచారం భద్రపరుస్తుంది కాబట్టి ఇది రిలేషన్ పేరు కోసం లక్షణం పేరు మరియు ఆ లక్షణాల రకం ఏమిటి కాబట్టి రిలేషన్ పేరు బుక్ కేటలాగ్లోకి వెళ్లే విలక్షణమైన విషయాలు చివరకు బ్లాక్స్ కాబట్టి మన విలక్షణమైన అల్గోరిథమిక్తో పోల్చితే చాలా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఇది మనము తగ్గించాలనుకునే ఖర్చు యొక్క ప్రాధమిక యూనిట్ అవుతుంది సాధారణంగా మనం ఇండెక్స్లను ఉపయోగిస్తాము డిస్క్ బ్లాక్ యొక్క కాపీలను నిల్వ చేయడానికి ప్రధాన మెమరీలో కొంత భాగం ఉంచబడుతుంది కాబట్టి మీకు బ్లాక్ అవసరమైన ప్రతిసారీ మీరు డిస్క్ నిల్వ ని తీసుకురావాల్సిన అవసరం లేదు మీరు దానిని ప్రధాన మెమరీలో బఫర్లో ఉంచండి ఆపై ఈ బఫర్ను నిర్వహించడానికి మీకు నిర్వహణ వ్యూహం అవసరమవుతాయి మరియు మీరు డిస్క్ నుండి దాన్ని పొందేటప్పుడు మీరు ఒక కాపీని బఫర్ లో ఉంచండి తద్వారా భవిష్యత్తులో దీనిని ఉపయోగించవచ్చు ఇప్పుడు మీరు అలా చేస్తూనే సహజంగానే మీకు బఫర్ మెమరీ అయిపోతుంది కాబట్టి మీరు ఒక పరిస్థితికి వస్తారు ఇక్కడ మనము డిస్క్ నుండి మెమరీకి ఒక బ్లాక్ తీసుకురావాలి కాని బఫర్కు తగినంత స్థలం లేదు కాబట్టి అప్పుడు మనము కొన్ని బ్లాక్లను భర్తీ చేసి దాని కోసం స్థలాన్ని సృష్టించాలి కాబట్టి ఇక్కడ ప్రాథమిక బఫర్ నిర్వహణ వ్యూహం ఉంది కాబట్టి బఫర్లో బ్లాక్ ఇప్పటికే ఉంటే మనం ప్రారంభిస్తే నేను చెప్పినట్లు బఫర్లో బ్లాక్ లేకపోతే అది ఇవ్వబడుతుంది బఫర్ మేనేజర్ కొంత స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుంది మీరు స్థలాన్ని అవసరం లేని కొన్ని ఇతర బ్లాక్లను తొలగించండి లేదా భర్తీ చేయండి బ్లాక్ ను తిరిగి డిస్క్కి మార్చండి మరియు అది సవరించబడితే స్థలాన్ని ఖాళీ చేసి డిస్క్ నుండి చదివి కాపీని బఫర్లో ఉంచండి కాబట్టి మీరు చూడగలిగినట్లుగా ఇది ఒక సాధారణ వ్యూహం ఇప్పుడు ఖచ్చితంగా మీరు బఫర్లోని బ్లాక్ను భర్తీ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఏ బ్లాక్ను భర్తీ చేస్తారు అనే ప్రశ్న మెమరీ నిర్వహణ పరంగా ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క గత నమూనాను ఉపయోగించడం కాబట్టి ఈ మధ్య కాలంలో ఇది ఉపయోగించబడుటలేదు కాబట్టి ఇది భవిష్యత్తులో ఉపయోగించబడే అవకాశం తక్కువ ఇప్పుడు ప్రశ్నలకు ఇప్పుడు ఇక్కడ మనము ప్రశ్నల పరంగా ఇలాంటి పని చేయడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి అవి బాగా నిర్వహించగల యాక్సెస్ సరళిని కలిగి ఉన్నాయి మరియు డేటాబేస్ వ్యవస్థ దానిని ఉపయోగించుకోగలదు మరియు ఇది ఎల్ఆర్యు చెప్పే పరంగా గణనలను చేస్తున్నారు కాబట్టి మీరు దీన్ని ప్రతి టపుల్ గుండా వెళుతున్నప్పుడు మీరు దీన్ని చేసినప్పుడు చాలా బదిలీలు జరుగుతాయి మరియు మీరు దీన్ని కలిగి ఉన్న అసలు బ్లాక్ ఇక్కడ ఉంది మరియు మీరు కొంతకాలంగా దాన్ని యాక్సెస్ చేయడం లేదు మీరు దీన్ని చేస్తున్నప్పుడు ఆ సమయంలో r ని పట్టుకున్న ఈ బ్లాక్ అది LRU గా మారితే అప్పుడు మీరు దాన్ని తీసివేస్తారు కానీ దానితో మీరు ఈ లూప్ను పూర్తి చేసి ఇక్కడకు తిరిగి వచ్చినప్పుడు మీరు దాన్ని మళ్ళీ డిస్క్ నుండి చదవవలసి ఉంటుంది కాబట్టి ఇటువంటి సమూహ గణనలకు LRU మంచి వ్యూహం కాకపోవచ్చు కాబట్టి ఒకరకమైన మిశ్రమ వ్యూహం బాగా పనిచేస్తుంది So there are several that are used in terms of buffer replacement one is called pin block where you mark a certain memory block which is not allow to be return back to the disk it has to stay in the buffer or a toss immediate strategy is quite often used So it frees the space occupied by a block as soon as the final tuple has been removed బఫర్ పునః స్థాపన పరంగా చాలా వాటిని పిన్ బ్లాక్ చాలా తరచుగా ఉపయోగిస్తారు కాబట్టి ఇది ఒక బ్లాక్ ఆక్రమించిన స్థలాన్ని తుది టుపుల్ తొలగించబడిన వెంటనే వదలివేస్తుంది ఇది ఇమ్మీడియేట్ టాసు కాబట్టి మీరు పూర్తి చేసిన వెంటనే మీరు దాన్ని వదిలివేయండి మీరు దానితో పూర్తి చేసారు కాబట్టి మీరు దానిని తిరిగి వ్రాస్తారు సాధారణంగా ఉపయోగించే మరొకటి ఇటీవల ఉపయోగించినది బ్లాక్ ప్రస్తుతం ప్రాసెస్ చేయబడినప్పుడు సిస్టమ్ ఒక మార్కర్ చేయబడుతుంది మరియు తరువాత ఇది ఇటీవల ఉపయోగించిన బ్లాక్గా మారుతుంది మరియు మీరు ఇటీవల ఉపయోగించిన బ్లాక్ను నిర్వచించి వ్యూహాన్ని కలిగి ఉండవచ్చు మీరు ఖచ్చితంగా వివిధ రకాల గణాంక సమాచారాన్ని మరియు సారాంశాన్ని ఉపయోగించవచ్చు కాబట్టి దీనిపై మనము ఫిక్స్డ్ రికార్డ్లో పరిశీలించాము ఇక్కడ డేటాబేస్ దాని స్వంత సమాచారాన్ని ఉంచుతుంది ఆపై డిస్క్ మరియు ప్రధాన మెమరీ మధ్య డేటా బదిలీ యొక్క ప్రధాన యూనిట్గా బ్లాక్ జరుగుతుందని గుర్తించారు మరియు అందువల్ల మనకు అయ్యే ఖర్చు యొక్క యూనిట్ను నిర్వచించే యూనిట్ మరియు దాన్ని తగ్గించడానికి మనకు బఫరింగ్ పునః స్థాపన వ్యూహాలు ఉండాలి